మన గత ఉపన్యాసం నుంచి మనము జీ టీవీ కేసును పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాము మనము ఇప్పటికే ప్రాఫిట్ లాస్ అకౌంట్ ను సిద్ధం చేసాము మరియు ఇప్పుడు మనము బ్యాలెన్స్ షీట్ తయారుచేసే పనిలో ఉన్నాము కేసు యొక్క ప్రింట్ అవుట్ తీసుకుని నాతో పాటు కేసును పరిష్కరించడానికి ప్రయత్నించమని నేను ఇదివరకే మీకు చెప్పాను కానీ మరోసారి ఇక్కడ గుర్తు చేస్తున్నాను మీరు ప్రింట్ అవుట్ తో కూర్చుని ఆ నిర్దిష్ట షీట్ తీసుకొని ఆపై మీ స్వంత పుస్తకంలో బ్యాలెన్స్ షీట్ తయారు చేసి వీడియోలో చూపిన విధంగా తనిఖీ చేసుకోండి మనము ప్రాఫిట్ లాస్ అకౌంట్ మొదలైన వాటిని మనము లెక్కించాము ఈ రోజు మనం బ్యాలెన్స్ షీట్ యొక్క పరిష్కారంతో కొనసాగి ఆ లెక్కల ఆధారంగా డెట్ ఈక్విటీ రేషియో కావున NCA గా గుర్తించాము లాంగ్ టర్మ్ బారోయింగ్స్

తరువాత అదర్ కరెంట్ లయబిలిటీస్లో ఒక భాగం కాబట్టి 'E' గా గుర్తిస్తాము ఇది చాలా గమ్మత్తైన అంశం నేను మీకు పూర్తిగా చూపిస్తాను కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ కోటెడ్ మార్కెట్ వాల్యూ మనం ఈ అంశాన్ని ఎక్కడ చూపించాలి వాస్తవానికి మనము పెట్టుబడి విలువను మార్కెట్ విలువ గా పరిగణించము మనము దాని విలువను ఖర్చుతో సమానంగా భావిస్తాము కానీ ఇది అదనపు సమాచారంగా ఇవ్వబడింది కావున ఇది బ్యాలెన్స్ షీట్లో ఎక్కడా రాకూడదు అందుచేత మనము దానిని NA గా ఉంచుతాము ఈ అంశం విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కంటింజంట్ అసెట్స్ CA అంశం క్యాష్ ద్వారా సూచనను పొందవచ్చు ఇది CA అంశం అవుతుంది నేను ఈ అంశం యొక్క పూర్తి ఖర్చును విదేశీ కరెన్సీలో చూపిస్తాను ఇది ఖర్చు కావున ఇది బ్యాలెన్స్ షీట్ అంశం కాదు కానీ బ్యాలెన్స్ షీట్ లో ఫుట్ నోట్ గా వస్తుంది లాంగ్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అంశం జీ ఎంటర్టైన్మెంట్ వారు ప్రచురించిన వాస్తవ బ్యాలెన్స్ షీట్లో ఈ అంశాలు ఉన్నందున నేను వాటిని NA గా గుర్తించాను నేను అదనపు అంశాలను జోడించలేదు కావున మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీ స్వంత సంస్థ యొక్క బ్యాలెన్స్ షీట్తో పోల్చడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇది సైద్ధాంతిక పాఠ్యాంశం కాదని నేను ముందే చెప్పాను మీరు ఈ అంశాలను విశ్లేషించడానికి వాస్తవ సంస్థల యొక్క ఆర్థిక సమాచారానికి ఉపయోగించాలి తదుపరిది నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్ అన్కోటెడ్ బుక్ వాల్యూ ని కలిగి ఉంటాయి కానీ ఇది అదనపు సమాచారం ఇది బ్యాలెన్స్ షీట్లో భాగం కాదు కాబట్టి NA గా గుర్తించాలి

అదర్ ఎర్నింగ్స్ ను కూడా ఇచ్చారు వాటాల సంఖ్యను లెక్కించడానికి మనము దీనిని ఉపయోగించవచ్చు క్యాపిటల్లో ఒక భాగం నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ కోటెడ్ మార్కెట్ వాల్యూ అయినది కానీ ఇది అదనపు సమాచారం కాబట్టి మనం NA గా ఉంచాలి ఇప్పుడు అన్ని అంశాలు ముగిశాయి ఈ అంశాల ఆధారంగా మీరు మొత్తం సమాచారాన్ని ఉపయోగించి సరైన బ్యాలెన్స్ షీట్ తయారు చేసి కింది వాటిని లెక్కించండి మనము మన అసైన్మెంట్ మరియు పరీక్షలో ఇదేవిధంగా చాలా సులభంగా చేయగలరు ఇప్పుడు టోటల్ షేర్ కాపిటల్ మొదలైనవి లెక్కించవచ్చు ఈ దశలో వీడియోను కాసేపు ఆపి ఈ అంశాలను లెక్కించి పూర్తి బ్యాలెన్స్ షీట్ సిద్ధం చేసి ఆపై వీడియో చూడడం కొనసాగించాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను నేను త్వరలోనే మీకు పరిష్కారం చూపిస్తాను ఇప్పుడు మీరు దాన్ని పరిష్కరించారని నేను ఆశిస్తున్నాను కావున మనం పరిష్కారానికి వెళ్దాం మొదటి భాగం షేర్ హోల్డర్స్ ఫండ్స్ స్థిరంగా ఉంటుందని మీరు గ్రహిస్తారు ఇక్కడ కొత్త ఇష్యూ ఇది కూడబెట్టబడిన పోగు చేయబడిన లాభం అని మీకు తెలుసు కాబట్టి మీరు మొత్తం షేర్ హోల్డర్స్ ఫండ్స్ ఉంది దీనిని మనము త్వరలో లెక్కిస్తాము సంస్థ యొక్క స్థిరత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ సమాచారం చాలా ఉపయోగపడుతుంది అయితే ప్రస్తుతానికి ఈ సంస్థకి దీర్ఘకాలిక అప్పు ఏదీ లేదని ఇది చాలా మంచి సంకేతం అని చెప్పవచ్చు రుణాల పరంగా చూస్తే లాంగ్ టర్మ్ ప్రొవిజన్స్ పొందుతారు ఇప్పుడు ఆస్తుల పెరుగుదల ఉందని మీరు చూడవచ్చు

తరువాత మనకు నాన్ కారెంట్ ఇన్వెస్ట్మెంట్స్గా మార్చబడుతోంది ఫిక్స్డ్ అసెట్స్లో కూడా గణనీయమైన తగ్గుదల ఉంది కావున మీరు టోటల్ కరెంట్ అసెట్స్ ఇవ్వబడ్డాయి ఇప్పుడు మీకు ఇతర సమాచారం కింద కంటింజంట్ లయబిలిటీస్ బోనస్ వివరాలు ఉన్నాయి ఇప్పుడు బోనస్ 47 45 సంస్థ క్యాపిటల్ గురించి సమాచారం ఇవ్వబడింది మీరు అర్థం చేసుకుంటున్నారు కదా కావున దీనితో మనము ఈ కేసును దాదాపుగా చర్చించాము మీరు దీనిని ధ్రువీకరించుకొని మీ సంస్థ యొక్క బ్యాలెన్స్ షీట్ మరియు P L అకౌంట్ లను మరోసారి జీ టీవీ ఆర్థిక నివేదికలతో పోల్చమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను నేను మీకు మొదట్లో చెప్పినట్లుగా జీ టీవీ ఒక సేవారంగ సంస్థ మీది బహుశా తయారీ సంస్థ అయి ఉండొచ్చు అయితే ఈ పోలిక ఆసక్తికరంగా ఉంటుంది మరియు మీరు చాలా అవగాహనను పొందవచ్చు మీరు వివిధ సంస్థల గురించి సమాచారాన్ని సేకరించాలని మరియు వివిధ రకాల బ్యాలెన్స్ షీట్లను సిద్ధం చేయాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను ఎందుకంటే మీరు వివిధ పరిభాషలను సులభంగా అర్థం చేసుకోవచ్చు మరియు బ్యాలెన్స్ షీట్ ను విశ్లేషించడం కూడా ప్రారంభించవచ్చు దీనితో మనము ఉపన్యాసాన్ని ఇక్కడ ఆపుతాము